ఈ NPTEL ఉపన్యాసానికి స్వాగతం సాధారణీకరించిన కరెంట్స్ ద్వారా యాంటెన్నాల విశ్లేషణ అనే కొత్త భావనను ఈ రోజు చర్చిస్తాము వాస్తవానికి మీరందరూ హ్యూజెన్స్ సూత్రం గురించి విన్నారని నాకు గుర్తుకు వచ్చింది వాస్తవానికి ఆప్టిక్స్లో హ్యూజెన్స్ ఈ సూత్రాన్ని ఇచ్చారు వాస్తవానికి ఇది విద్యుదయస్కాంతాలకు కూడా వర్తిస్తుంది హ్యూజెన్స్ సూత్రం ప్రకారం ప్రాధమిక వేవ్ ఫ్రంట్ లోని ప్రతి పాయింట్ ద్వితీయ స్పెరికల్ వేవ్ ఫ్రంట్ కి కొత్త సోర్స్ గా పరిగణించవచ్చు అని నేను చెప్తున్నాను మరియు సెకండరీ వేవ్ ఎన్వలప్ వలె సెకండరీ వేవ్ ఫ్రంట్ నిర్మించవచ్చు కాబట్టి అతను చెప్పేది ఏమిటంటే ఒక వేవ్ ప్రోపగేట్ అయినపుడు ఆ ప్రోపగేటేడ్ వేవ్ లోని ప్రతి పాయింట్ వేవ్స్ కు సెకండరీ వేవ్ ఫ్రంట్ సెకండరీ సోర్స్ ని కలిగి ఉంటుంది మరియు అది రేడియేట్ అవుతుందని మీరు పరిగణించవచ్చు కాబట్టి సమర్థవంతంగా అన్ని సెకండరీ సోర్సెస్ వాటి రేడియేషన్ ప్రధాన వేవ్ రూపంతో సమానంగా ఉంటుంది ఇది హ్యూజెన్స్ సూత్రం వాస్తవానికి షెల్కునాఫ్ అనే అతను చాలా ప్రసిద్ధ విద్యుదయస్కాంత సిద్ధాంతం కనిపెట్టిన మనిషి అతను 1930 లో ఈక్వివలెన్స్ ప్రిన్సిపుల్ అని పిలువబడే ఒక సూత్రాన్ని రూపొందించాడు అతను ఈ సహకారాన్ని అందించాడు ప్రాథమికంగా యూనిక్నెస్ థీరం అని పిలువబడే ఒక సిద్ధాంతం ఉంది దీని ద్వారా అతను ఈ ఈక్వివలెన్స్ ప్రిన్సిపుల్న్ని కనుగొన్నాడు లాస్సీ రీజియన్ లోని ఫీల్డ్ అనేది ఈ రీజియన్ లోని సోర్సెస్ ద్వారా ప్రత్యేకంగా పేర్కొనబడింది మరియు సరిహద్దు పై ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క టాన్జెన్సియల్ కాంపోనెంట్ లేదా సరిహద్దు పై మాగ్నెటిక్ ఫీల్డ్స్ యొక్క టాన్జెన్సియల్ కాంపోనెంట్ లేదా సరిహద్దు యొక్క ముందు భాగం మరియు తరువాతి సరిహద్దులో మిగిలిన రెండవ భాగం మీ జ్ఞానం కోసం నేను చెప్పాను మేము దీని గురించి చర్చిస్తాము మీరు ఆలోచించవలసిన విషయం కాదు ఇది ఇక్కడ అతను ఒక పదం లాస్సీ మీడియం ని పరిచయం చేసాడు లాస్సీ మీడియం అంటే లాస్లెస్ మీడియం యొక్క ప్రత్యేక సందర్భం తప్ప మరొకటి కాదు ఇక్కడ లాస్ సున్నాకి సమానం వాస్తవానికి మన ఫ్రీ స్పేస్ వాస్తవానికి ఇది లాస్సీ కాని లాస్ చాలా తక్కువ అని మేము భావిస్తాము కాబట్టి దీనిని మా సాధారణ లాస్లెస్ మీడియం గా కూడా పరిగణించవచ్చు ఈక్వివలెన్స్ ప్రిన్సిపుల్ నుండి సోర్స్ ఫ్రీ రీజియన్ లో షెల్కునాఫ్ మీకు సోర్సెస్ మరియు సర్ఫేస్ వద్ద టాన్జెన్సియల్ ఫీల్డ్స్ పరిజ్ఞానం అవసరమని చెప్పారు ఇప్పుడు నాకు కొన్ని ప్రాంతాలలో సోర్స్ లేకపోతే సోర్స్ లేని ప్రాంతం కోసం టాంజెన్షియల్ ఎలక్ట్రిక్ మరియు మాగ్నెటిక్ ఫీల్డ్ క్లోజ్ సర్ఫేస్ పై పూర్తిగా తెలిస్తే చెప్పగలను సోర్స్ ఫ్రీ ప్రాంతంలోని ఫీల్డ్ లను నిర్ణయించవచ్చు మరియు వాస్తవానికి యూనిక్నెస్ థీరం ద్వారా ఒక హామీ ఉంది అది మేము నిర్ణయించినది సరైన పరిష్కారం అవుతుంది కాబట్టి ఈ ఈక్వివలెన్స్ ప్రిన్సిపుల్ యొక్క ఆచరణాత్మక అనువర్తనం ఏమిటంటే ఇమాజినరీ క్లోజ్ సర్ఫేస్ వెలుపల ఉన్న ఫీల్డ్ క్లోజ్ సర్ఫేస్ పై తగిన ఎలక్ట్రిక్ మరియు మ్యాగ్నెటిక్ కరెంట్స్ డెన్సిటీస్ సరిహద్దు పరిస్థితులను సంతృప్తిపరచడం ద్వారా పొందబడతాయి ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ఉంది ఈ ఉపన్యాసంలో నేను మొదటిసారి అనుకుంటున్నాను నేను మ్యాగ్నెటిక్ కరెంట్స్ డెన్సిటీస్ గురించి చెబుతున్నాను వాస్తవానికి ఇది మళ్ళీ నాకు హైపోథెటికల్ విషయం వాస్తవానికి మానవజాతి ఎలక్ట్రిక్ చార్జెస్ లను వేరు చేయగలరు కాబట్టి మనం పాజిటివ్ మరియు నెగెటివ్ చార్జెస్ లను వేరు చేయవచ్చు నార్త్ పోల్ మరియు సౌత్ పోల్ కోసం మేము అలా చేయలేము కాబట్టి మ్యాగ్నెటిక్ పోల్ లను వేరు చేయలేము అందుకే మనకు నార్త్ పోల్ మ్యాగ్నెటిక్ పోల్ ప్రవాహం లేదా సౌత్ పోల్ల ప్రవాహం ఉండదు ఫీల్డ్స్ వారీగా మనం ఎలక్ట్రిక్ కరెంట్స్ డెన్సిటీస్ అనగా చార్జెస్ ప్రవాహంఅదే విధంగా మ్యాగ్నెటిక్ కరెంట్స్ డెన్సిటీస్ ఉంటాయి మరియు విశ్లేషణాత్మకంగా ఎలా చేయాలో దీని తరువాత మనం చూస్తాము ఎందుకంటే మాక్స్వెల్ సమీకరణం ఈ విషయం చేస్తే మొత్తం మాక్స్వెల్ సమీకరణం సిమెట్రీకల్ అవుతుంది మాక్స్వెల్ సమీకరణం ఈ విషయంలో సమస్య ని కలిగి ఉంటుంది మీరు మాక్స్వెల్ సమీకరణాన్ని చూస్తే నాకు ∇ D ఉంది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ యొక్క డైవర్జన్స్ ρ కానీ ∇ B అనేది 0 అవుతుంది ఒక విషయం ఉందని మీరు చూస్తారు కాని మనకు ప్రత్యేక మ్యాగ్నెటిక్ చార్జెస్ ఉంటే నేను దీనిని ρm గా ఉంచగలను అదేవిధంగా ∇X E అంటే ఏమిటి మరియు ∇ X H అంటే ఏమిటి ∇ X H లో నాకు J ఉంది మరియు ఇంకేదో ఉందని మీరు చూడవచ్చు కాని ఇక్కడ మీరు ∇ X E లో J యొక్క ఈ ప్రతిరూపం లేదని మీరు చూస్తారు ఇప్పుడు నేను దీనిని Je మరియు దీనిని Jm అని పిలిస్తే అప్పుడు ఈ రెండు కూడా సిమెట్రీకల్ అవుతాయి అది ఆలోచన మరియు చివరకు అసలు వ్యక్తీకరణ ఏమిటో మనం చూస్తాము ఈ మొత్తం విషయం చాలా సిమెట్రీకల్ గా ఉంటుంది మరియు అందుకే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్స్ లో మనం మ్యాగ్నెటిక్ కరెంట్ కూడా ఉందని అనుకుంటాము మరియు వీటి పరిచయం మాక్స్వెల్ సమీకరణ పరిష్కారాలను మార్చదు కాబట్టి ఈ ఈక్వివలెన్స్ ప్రిన్సిపుల్ యొక్క వాస్తవ చర్చకు వెళ్ళే ముందు క్లోజ్ సర్ఫేస్ అంటే ఏమిటో చూద్దాం ఈ ఈక్వివలెన్స్ ప్రిన్సిపుల్ కి ఇది క్లోజ్ సర్ఫేస్ అంటే సోర్సెస్ లను చుట్టుముట్టే ఒక సర్ఫేస్ మరియు అవి ప్రవర్తన లేదా నిర్మాణం లేదా యాంటెన్నా యొక్క భాగంతో సమానంగా తీసుకోబడతాయి అసలు విషయం ఏమిటంటే మన ఇంటిగ్రేషన్ డొమైన్ చాలా తగ్గిపోతుంది మరియు సర్ఫేస్ లో కండక్టింగ్ సరిహద్దును కలిగి ఉంటుంది ఎందుకంటే కండక్టింగ్ జోన్లలో వివిధ ఫీల్డ్స్ అనేవి రద్దు అవుతాయని మనకు తెలుసు ఇప్పుడు అసలు సమస్యకు వద్దాం ఈ హైపోథెటికల్ సర్ఫేస్ వంటి సర్ఫేస్ నాకు ఉందని అనుకుందాం వాస్తవానికి సోర్సెస్ ఉన్నాయని అనుకుందాం సోర్సెస్ లను ఎలా వర్గీకరిస్తారు వాస్తవ జీవితంలో మీరు చూసే మాక్స్వెల్ సమీకరణం నుండి ఈ సోర్సెస్ Je మరియు ρ అని మేము చెప్తాము వాస్తవానికి మనం Jm కూడా ఎందుకు ఉండవచ్చని మేము చెప్తాము వాస్తవానికి ఈ Jm కి M అనే పేరు పెట్టబడింది ఇది సాధారణంగా J అని పిలిచే కండక్టింగ్ కరెంట్ J మరియు ρe కాబట్టి M మరియు ρm నేను చెప్పగలను ఇప్పటికే ఈ J మరియు ρ కంటిన్యుటీ సమీకరణం ద్వారా సంబంధం కలిగి ఉన్నాయి వాస్తవానికి నేను వీటిని పరిగణించాల్సిన అవసరం లేదు అవి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్స్ కోసం నేను చెప్పగలిగే వాస్తవ సోర్స్ లు J మరియు M కాబట్టి సోర్సెస్ అంటే ఎలక్ట్రిక్ సోర్స్ ఎలక్ట్రిక్ టైప్ సోర్స్ ఖచ్చితంగా ఉన్నాయని నేను చెప్పగలను ఎందుకంటే వాస్తవానికి దీనిని మ్యాగ్నెటిక్ టైప్ సోర్స్ అంటారు సాధారణంగా మ్యాగ్నెటిక్ కి ఇది సరైన సంజ్ఞామానం కాదు సాధారణంగా J ను గుర్తించడానికి 2 ఆరోలు మ్యాగ్నెటిక్ సోర్సెస్ ల పై ఉంచబడతాయి మరియు మీడియం నిర్మాణాత్మక విషయం ε1 μ1 గా పరిగణిస్తాము కాబట్టి ఈ సోర్సెస్ ప్రతిచోటా ఫీల్డ్ లను ఉత్పత్తి చేశాయి వాటినే E1 మరియు H1 అని చెప్తాము ఎందుకంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అది సోర్సెస్ అని అర్ధం ఇవి టైం వేరియింగ్ సోర్సెస్ కాబట్టిఅవి E1 మరియు H1 ను ప్రొడ్యూస్ చేస్తాయి ఇక్కడ కూడా అవి E1 H1 ను ప్రొడ్యూస్ చేస్తాయి ఎందుకంటే ఇది వాస్తవానికి ఈ సర్ఫేస్ యూనిఫామ్ సర్ఫేస్ కాబట్టి ప్రతిచోటా E1 H1 ఉంటుంది మరియు ఇక్కడ కూడా ఇది E1 ε1 అని నేను వ్రాస్తున్నాను కండక్టివిటీ మరియు ఆ లాస్ విషయం గురించి నేను చెప్పడం లేదు అంటే అది దాదాపు లాస్ లెస్ మీడియం గా పరిగణించవచ్చు ఇప్పుడు దాని భేదం గుర్తించటానికి ఈ జోన్ క్లోజ్ సర్ఫేస్ అని మీరు చూస్తారు ఎందుకు ఎందుకంటే ఇది పూర్తిగా సోర్సెస్ ను కలిగి ఉంది కాబట్టి ఇది నేను తీసుకున్న హైపోథెటికల్ విషయం కాబట్టి ఈ వాల్యూమ్ V1 ని చుట్టుముట్టే క్లోజ్ సర్ఫేస్ s అని పేరు పెట్టండి ప్రతిచోటా ఒకే విషయం ఉంది మరియు ఈ సర్ఫేస్ వెలుపలి వాల్యూమ్ ని V2 అని పిలుద్దాం ఇది నా అసలు సమస్య ఇప్పుడు నా అసలు ఉద్దేశ్యం E1 H1 ను కనుగొనడం మీరు యాంటెన్నా సమస్య గురించి ఆలోచిస్తారు ఈ ఫీల్డ్ ని ఏ సోర్సెస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయో తెలుసుకోవాలనుకోవడంలో నాకు ఆసక్తి లేదు రేడియేటెడ్ జోన్ వద్ద E1 H1 అంటే ఏమిటి ఇప్పుడు ఈ J1 M1 అవి రేడియేటింగ్ ఫీల్డ్లు ఇక్కడ సర్ఫేస్ లోపల కూడా అది ఆ ఫీల్డ్ని ఉత్పత్తి చేస్తుంది వెలుపల కూడా ఉత్పత్తి చేస్తుంది ఇప్పుడు ఇది వాస్తవ సమస్య నేను ఈక్వివలెన్స్ ప్రిన్సిపుల్ సహాయంతో భర్తీ చేస్తాను ఎందుకంటే అదే ఉపరితలం S ని కలిగి ఉన్నాము నాకు వాల్యూమ్ V1 ఉంది మరియు నాకు ఈ ε1 μ1 ఉంది వెలుపల కూడా నాకు ε1 μ1 ఉంది అది దేనినీ మార్చలేదు ఇప్పుడు నేను దీనిని V1 అని పిలుస్తున్నాను నేను వెలుపల V2 అని పిలుస్తున్నాను ఇది నా సర్ఫేస్ దీనికి బాహ్య దిశ లో నార్మల్ ని కలిగివున్నాము ఇప్పుడు ఇది నా సమానమైన సమస్య బ్లాక్ తో అక్కడ నేను వ్రాసాను ఇది నా సమానమైన సమస్య ఇక్కడ నేను లోపల ఏ సోర్సెస్ లను పరిగణించనని చెప్తున్నాను ఇంతకుముందు సోర్సెస్ లను కలిగి ఉన్నాము ఇది V1 ఇప్పుడు నేను ఏ సోర్సెస్ లను పరిగణించను కానీ నేను ఇక్కడ బౌండరీ కండిషన్ ని సంతృప్తి పరుస్తున్నాను నేను ఈ ఇమాజినరీ సర్ఫేస్ పై కరెంట్స్ డెన్సిటీస్ ల ను ఉంచాను ఇది వాస్తవానికి సమానమైన కరెంట్స్ ఒకటి Js మరొకటి Ms Js అంటే ఏమిటి ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో డిస్ కంటిన్యుటీ యొక్క టాన్జెన్సియల్ భాగం మరియు Ms అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో డిస్ కంటిన్యుటీ యొక్క టాన్జెన్సియల్ భాగం యొక్క నెగెటివ్ అవుతుంది అక్కడ నేను ఏమి చూపించాల్సి ఉంటుంది మునుపటి కేసు ఈ అవుట్ సైడ్ ఫీల్డ్ E1 H1 ఇప్పుడు కూడా అవుట్ సైడ్ ఫీల్డ్ E1 H1 మరియు స్పష్టంగా నేను వీటిని తీసివేసినప్పటి కీ ఈ సోర్స్ లు అంతకుముందు J1 M1 నేను వాటిని కొన్ని సర్ఫేస్ సోర్సెస్ తో Js Ms గా సూచిస్తున్నాను అవి మునుపటి కంటే లోపల భాగం లో వివిధ ఫీల్డ్లని రేడియేట్ చేస్తాయి కాబట్టి నేను E మరియు H ను వ్రాస్తున్నాను అవి E1 H1 కి భిన్నంగా ఉంటుంది కాని ఇవి అవుట్ సైడ్ ఒకే విధంగా రేడియేట్ అయ్యేటట్టు తీసుకోబడ్డాయి అవుట్ సైడ్ నేను డిస్టర్బ్ చేయట్లేదు మరియు లోపల ఫీల్డ్ మారుతుంది కానీ ఈ వెలుపల ఎందుకు మారడం లేదు ఎందుకంటే నేను సోర్సెస్ ను ఇక్కడ ఉంచడం ద్వారా సృష్టించబడిన డిస్కంటిన్యుటీ లని ఇక్కడ సర్దుబాటు చేయగలిగాము కాబట్టి ఈ ఎంపిక కారణంగా సర్ఫేస్ పై boundary condition లో ఎటువంటి మార్పు ఉండదు అందుకే అవుట్ సైడ్ ఫీల్డ్స్ రావడం లేదు సర్ఫేస్ S లోపల Js మరియు Ms రేడియేట్ చేసే ఫీల్డ్ వాస్తవానికి భిన్నంగా ఉంటుంది కాని వాల్యూమ్ V2 లో అవి సరైన ఫీల్డ్ E1 H1 ను ప్రొడ్యూస్ చేస్తాయి ఇప్పుడు ఇది అనుసరించిన ఈక్వివలెన్స్ ప్రిన్సిపుల్ నేను దీన్ని చేయగలను మరియు నేను దీని గురించి మాత్రమే ఆసక్తి కలిగి ఉంటే నేను దీన్ని చేయగలను కాబట్టి ఇది ఈక్వివలెన్స్ ప్రిన్సిపుల్ అని దయచేసి అర్థం చేసుకోండి మరియు మేము Ms ను తీసుకోకపోతే మేము దానిని పొందలేము ఎందుకంటే మీరు EM సిద్ధాంత రోజులలో నేర్చుకున్న ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క బౌండరీ కండిషన్ ని పరిశీలిస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క టాన్జెన్సియల్ భాగాలలో డిస్కంటిన్యుటీ ఉండవచ్చు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో కూడా డిస్కంటిన్యుటీ ఉంటుంది ఒక హార్న్ యాంటెన్నానీ తీసుకుందాం హార్న్ యాంటెన్నాలో మాగ్నెటిక్ ఫీల్డ్ లో డిస్కంటిన్యుటీ లేదని అనుకుందాం కాని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో డిస్కంటిన్యుటీ ఉంది ఇప్పుడు మేము ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ మరియు ఇవన్నీ తీసుకుంటే ఓపెన్ ఎండ్ వేవ్గైడ్ లేదా హార్న్ యాంటెన్నా లో ఎపర్చరు ఉందని కొంతమంది ఆలోచిస్తున్నారు కాబట్టి అకస్మాత్తుగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ మార్పు చెందుతోంది ఆ డిస్కంటిన్యుటీ మనం తీసుకోవలసి ఉంటుంది మరియు అందుకే ఈ మ్యాగ్నెటిక్ కరెంట్ పరిచయం చేస్తున్నాము కాబట్టి మ్యాగ్నెటిక్ కరెంట్ అనేది ఒక హైపోథెటికల్ అక్కడ ప్రవాహం ఉందని మేము చెప్పడం లేదు కాని మనం డిస్కంటిన్యుటీ అని పిలుస్తున్నాం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క టాంజెన్షియల్ కాంపోనెంట్ లో డిస్కంటిన్యుటీ ని ఎలక్ట్రిక్ కరెంట్ అని మరియు ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క టాంజెన్షియల్ కాంపోనెంట్ లో డిస్కంటిన్యుటీ ని మ్యాగ్నెటిక్ కరెంట్ అని పిలుస్తున్నాం కాబట్టి రెండూ ఉండాలి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇది ఉండవచ్చు లేదా సాధారణీకరించిన సందర్భంలో రెండూ ఉండవచ్చు కాబట్టి సోర్సెస్ ఈ రెండు రకాలుగా ఉండాలి ఎందుకంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కేసులలో మేము సాధారణంగా పరిగణించబడుతున్నట్లు మీరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క టాంజెన్షియల్ కాంపోనెంట్లో డిస్కంటిన్యుటీ ఉంటే సర్ఫేస్ కరెంట్ ఉండాలి ఇది కూడా టాంజెన్షియల్ ఎలక్ట్రిక్ కరెంట్ కానీ ఇది మరొక దిశలో లోపల దిశ కు ఆర్తోగోనల్ గా ఉంటుంది అది ఇక్కడ ఉంది కాబట్టి ఇలాంటి విషయం ఇక్కడ ఉండాలి మరియు సరైన విషయం ఇక్కడ ఉంది దయచేసి ఇక్కడ ఒక సైన్ లో మార్పు ఉందని గుర్తుంచుకోండి ఇవన్నీ మాక్స్వెల్ సమీకరణ విషయాలు ఇప్పుడు ఇది ఈక్వివలెన్స్ ప్రిన్సిపుల్ కాబట్టి ఇప్పుడు నేను అసలు సమస్య ఆధారంగా ఉంచినట్లయితే నేను దీనిని సర్ఫేస్ పై పరిగణించాల్సిన అవసరం లేదు అప్పుడు నేను తెలుసుకోగలను ఎందుకంటే వైర్ యాంటెన్నాలలో ఈ కరెంట్ నాకు ఇప్పటికే తెలుసు వైర్ పై కరెంట్ అంటే సర్ఫేస్ పై కరెంట్ తప్ప మరొకటి కాదు కాబట్టి అక్కడ నుండి మనం పొటెన్షియల్ కు వెళ్తామని చూశాము ఆ తరువాత మేము ఫీల్డ్ను కనుగొంటాము Ms కి కూడా ఇది మీరు కరెంట్ కనుగొనగలిగే మేము చూపిస్తాము మాక్స్వెల్ సమీకరణం నుండి మీరు దీన్ని చేయగలరని నిరూపిస్తాము కాబట్టి రెండూ ఉంటే అది Js కారణంగా మరియు దీని యొక్క సమ్ అవుతుంది కాబట్టి సూపర్ పొజిషన్ వర్తిస్తుంది ఇది ఒక క్లాసికల్ వైర్ యాంటెన్నా మాత్రమే అయితే ఇక్కడ Ms అనేది 0 కాదు మరొక విషయం ఏమిటంటే ఇది ప్రతిదానిలో క్లాసికల్ ఎపర్చరు యాంటెన్నా విషయంలో Js అనేది 0 అవుతుంది ఇప్పుడు ఈ సమస్యలకు కొన్ని ఇంజనీరింగ్ సత్వరమార్గాలు ఉన్నాయి ఈ E మరియు H ఏదైనా ఫీల్డ్ కావచ్చు కాబట్టి సాధారణతను కోల్పోకుండా E H కూడా సున్నా కావచ్చు కాబట్టి నేను E H ను సున్నా అని తీసుకుంటే వాస్తవానికి ఒక శాస్త్రవేత్త యొక్క లా ప్రతిపాదించబడింది అందుకే దీనిని లవ్స్ ఈక్వివలెంట్ Love's equivalent అని పిలుస్తారు ఒకవేళ మనం సున్నాగా తీసుకుంటే ఈ ఫీల్డ్ E మరియు H లను గీయనీయండి ఇది నా V1 ఇక్కడ ఫీల్డ్స్ సున్నా అని చెప్తున్నాను ఇవి ఒకే ε1 μ1 మొదలైనవి ఇది నా S మరియు ఇది నా n అవుట్ వర్డ్ గా ఉంది ఇది నా V2 V2 లో ఫీల్డ్లు E1 H1 లాగా ఉంటాయి మరియు నాకు Js n x H1 మరియు Ms n x E1 కలిగి ఉంది సర్ఫేస్ కరెంట్స్ డెన్సిటీస్ Js మరియు Ms అపరిమిత మాధ్యమం ε1 μ1 లో రేడియేట్ అవుతాయి కాబట్టి వైర్ యాంటెన్నాల కోసం మేము డెరైవ్ చేసిన E మరియు H కోసం మా సూత్రాలను ఇక్కడ ఉపయోగించవచ్చు అయితే దీనికి S కంటే టాంజెన్షియల్ కాంపోనెంట్లో E1 మరియు H1 రెండింటి పరిజ్ఞానం అవసరం కాబట్టి వైర్ యాంటెన్నాల్లో మనకు Js గురించి మాత్రమే జ్ఞానం ఉందని మీరు చూస్తారు కాని ఇక్కడ మనకు ఈ జ్ఞానం E ఫీల్డ్ మరియు H ఫీల్డ్ రెండూ అవసరం ఇప్పుడు వీటిని సరళీకృతం చేసి ఇలా వ్రాస్తే దీనిని లవ్స్ ఈక్వివలెంట్Love's equivalent అంటారు ఇప్పుడు సరళీకృతం చేయడానికి మీరు ఆ సమస్యను చూస్తారు నేను రెండు విషయాలతో ఎందుకు వ్యవహరిస్తాను నేను అదే సర్ఫేసెస్ ని ఉంచనివ్వండి కానీ ఇప్పుడు ఇది పూర్తిగా నేను ఒక ఖచ్చితమైన ఎలక్ట్రిక్ కండక్టర్ PEC ని ఉంచాను PEC లో ఫీల్డ్లు సున్నాఅని మీకు తెలుసని అనుకుంటున్నాను కాబట్టి ఇప్పటికే ఇక్కడ ఫీల్డ్లు సున్నాగా ఉన్నాయి కానీ నేను ఇక్కడ ఒక PEC ని ఉంచాను మీకు ఇది నా V2 మరియు ఇది నా E1 H1 కాబట్టి PEC సున్నా అని చెప్పాను కాబట్టి ఇప్పుడు నేను దీనిని ఈ సర్ఫేస్ పై Ms n X E1 మరియు Js nX H1 ఉంచవలసి ఉంటుంది మరియు వీటి మధ్య తేడా ఏమిటి మేము ఏదో చూపిస్తాము కాని ఇప్పుడు మీరు ఆ పాయింట్ను చూస్తారు అపరిమితమైన మాధ్యమం విషయంలో మేము కలిగి ఉన్న సూత్రాలను ఉపయోగించలేము అంటే Js లో ఉన్నట్లయితే నేను అభివృద్ధి చేసిన సూత్రాలను ఉపయోగించగలను కానీ ఈ కేసు భిన్నంగా ఉంటుంది ఈ కేసు కేవలం Js మరియు Ms ఉన్నందున అవి సరిహద్దు లేని మాధ్యమంలో రేడియేట్ అవుతాయి కానీ ఇప్పుడు ఇది రేడియేట్ అవుతుంది మరియు PEC ఉంది కాబట్టి ఇదే సమస్య కాదు ఇది PEC సమక్షంలో అవి ఎలా రేడియేట్ అవుతున్నాయి ఇది వేరే సమస్య కానీ ఈ సందర్భంలో Js విలువ 0 అవుతుంది అని నేను చెప్తాను అంటే PEC యొక్క సర్ఫేస్ వెంట ఆకట్టుకున్న ఎలక్ట్రిక్ కరెంట్ ద్వారా ఏ ఫీల్డ్ రేడియేట్ అవ్వదని అది చెబుతుంది వీటిని అర్థం చేసుకోవడానికి మీరు ఏమి చేస్తారు అనేది అర్థం చేసుకోండి నాకు ఈ PEC ఉంది ఈ రంగును నేను ఉపయోగించాను నాకు ఇక్కడ పోర్ట్ ఉందని అనుకుందాం దాన్ని 'a' అని పిలుద్దాం మరియు సుదూర పాయింట్లో నాకు మరో పోర్ట్ 'b' ఉంది ఈ PEC కండక్టర్పై పోర్ట్ లేదా టెర్మినల్స్ 'a' మరియు కండక్టర్కు కొంచెం దూరంలో ఉన్న 'b' లో మరొక సెట్ను విజువలైజ్ చేయండి ఇప్పుడు నేను ఇక్కడ 'b' వద్ద కరెంట్ ఎలిమెంట్ కలిగి ఉంటే అది ఇక్కడ ఏమి ప్రొడ్యూస్ చేస్తుంది టాన్జెన్సియల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఎందుకంటే ఇది PEC కనుక ఇది సున్నా అవుతుంది ఇక్కడ కరెంట్ ఎలిమెంట్ ఉన్నప్పటికీ ఈ వోల్టేజ్ సున్నా అని నేను చెప్పగలను ఎందుకంటే ఇక్కడ ఫీల్డ్లు లేవు ఇప్పుడు నేను రేసీప్రోసిటీ సంబంధం కలిగి ఉన్నాను ఇక్కడ నాకు కరెంట్ ఎలిమెంట్ ఉంటే ఇక్కడ ఉన్న ఫీల్డ్ 0 అవుతుంది కాబట్టి Vba కూడా సున్నా అవుతుంది ఇప్పుడు టర్మినల్ 'b' ఏకపక్షంగా ఉంది దానిని ఎక్కడైనా తీసుకోవచ్చు పిఇసిలో కరెంట్ ఎలిమెంట్ లేదా ఏదైనా కండక్షన్ కరెంట్ ఎక్కడైనా ఏ ఫీల్డ్ ని ప్రొడ్యూస్ చేయదని నేను చెప్పగలను కాబట్టి నేను Js అనేది 0 అని ఉంచగలను ఇప్పుడు అలా అంటే మనకు ఇక్కడ Ms మాత్రమే ఉంది కాబట్టి Ms సమస్య ఏమిటంటే అది PEC ని కలిగి ఉంది ఇప్పుడు మనం ఇమేజ్ థియరీని పరంగా చూద్దాము ఈ సర్ఫేస్ అనంతమైన ప్లేన్ అయితే దాని ముందు నాకు S అనే పేరు ఉందని చెప్పగలను ఇమేజ్ థియరీ నుండి మనం Ms రాయాలి అంటే నాకు Ms ఉంది నా దగ్గర PEC లేదు నా దగ్గర అసలు Ms ఉంది కాబట్టి ఇది చిత్రం కాబట్టి దీనికి సమానంగా నాకు 2Ms లు ఉంటాయ అవి అపరిమిత స్పేస్ లో రేడియేట్ అవుతాయి నేను సూత్రాలను ఉపయోగించగలను అంటే ఇది వాస్తవానికి మీరు ఓపెన్ ఎండ్ వేవ్గైడ్ అని చూస్తారు యాంటెన్నాదగ్గర ఎల్లప్పుడూ మనం ఓపెన్ ఎండ్ వేవ్గైడ్ వెంట ఒక గ్రౌండ్ ప్లేన్ను తయారుచేస్తాము ఒకవేళ ఆ గ్రౌండ్ ప్లేన్ అనంతం అని మీరు ఊహిస్తే ఎలా ఊహిస్తారు ఆచరణలో ఉన్నప్పటికీ మాకు ఏదో ఉంది అన్ని దిశల్లో గ్రౌండ్ ప్లేన్ లింక్ చేసే కండక్టర్ కోసం మీరు సాధారణంగా 5 లాంబ్డా నాట్ ను తీసుకుంటే అది అనంతమైన గ్రౌండ్ ప్లేన్ అని మీరు చెప్పవచ్చు చివరికి మీరు కరెంట్ ను కనుగొంటారు ఇది మ్యాగ్నెటిక్ కరెంట్ ఆ మ్యాగ్నెటిక్ కరెంట్ ఎలా వస్తుంది ఇప్పుడు దానిలో రెండు రెట్లు రేడియేట్ అవుతుంది కాబట్టి మీరు ఈ సూత్రాన్ని సులభంగా కనుగొనవచ్చు అప్పుడు ఫీల్డ్ను కనుగొనవచ్చు దీనిలోని ఎపర్చరు ఫోరియర్ ఫీల్డ్ విషయం కూడా మీకు అదే ఫలితాన్ని ఇస్తుంది సమయం అనుమతిస్తే వాస్తవానికి మేము చూపిస్తాము అదేవిధంగా మనం PEC కి బదులుగా పరిపూర్ణ మ్యాగ్నెటిక్ కండక్టర్ను కూడా ఉంచవచ్చు ఇది మన సర్ఫేస్ S అయితే లోపలి భాగం V1 అవుతుంది ఫీల్డ్స్ సున్నా మరియు ఈ మొత్తం విషయం ఇది ఆ సర్ఫేస్ S వెనుక ఉన్న PMC మరియు బయటి V2 అసలు ఫీల్డ్స్ E1 H1 ఉనికిలో ఉంచుతుంది కాబట్టి ఈక్వివలెన్స్ కోసం ఏమి ఉంచాలి మేము ఇక్కడ ఒక Js ను ఉంచాలి మరియు మీరు ఇక్కడ Ms ను ఉంచాలి ఇప్పుడు ఈ Js n X H1 తప్ప మరొకటి కాదు మరియు ఈ Ms n X E1 గా ఉంటుంది PEC సారూప్యత వలె నేను PMC ముందు Ms కలిగి ఉంటే అది సున్నా అవుతుంది అదే విధంగా మీరు ఇక్కడ మరొక విషయాన్ని పరిగణించవచ్చు మరియు మీరు రేసీప్రోసిటీ అన్వయించుకోవచ్చు దీనిని నిరూపించవచ్చు కాబట్టి నాకు Ms లేదు కాబట్టి నాకు కేవలం Js ఉంది కాబట్టి ఇప్పుడు ఈ Js అనేది PMC సమక్షంలో రేడియేట్ అవుతుంది కాబట్టి దానిని విశ్లేషించడం కష్టం PEC లాగా మనం మళ్ళీ ఏమి చేయగలము ఇమేజ్ థియరీని ఇన్వోక్ చేయవచ్చు కాబట్టి ఈ సర్ఫేస్ S అనంతమైన ప్లేన్ అని పరిగణించండి ప్రాథమికంగా సమస్య ఇలా ఉందని మేము తీసుకోవచ్చు నాకు అనంతమైన PMC కేసు ఉంది ఇది S మరియు దాని ముందు నాకు టాంజెన్షియల్ Js ఉంది కాబట్టి ఇమేజ్ థియరీ పరంగా నేను దీనికి సమానమైనదాన్ని వ్రాయగలను ప్రాథమికంగా ఈ Js మరియు దాని ప్రతి రూపము మరొక Js అవుతుంది ప్రాథమికంగా నేను 2Js లు తప్ప మరేమీ లేదని చెప్పగలను మరియు మాధ్యమం అపరిమితం కాబట్టి 2Js లు అన్బౌండెడ్ స్పేస్ లో కి రేడియేట్ చేస్తుంది కాబట్టి ఈ వ్యక్తీకరణ నాకు ఎలక్ట్రిక్ కరెంట్ డెన్సిటీ అన్బౌండెడ్ హోమోజీనియస్ మీడియం లో ఉంటే అది ఎలా రేడియేట్ అవుతుందో మనకు ఇప్పటికే తెలుసు కాబట్టి మేము ఇక్కడ నుండి ఫీల్డ్ ని సులభంగా కనుగొనవచ్చు కాబట్టి ఇది లవ్స్ ఈక్వివలెంట్ సూత్రం నుండి మీరు ఈ రెండు కేసులను సులభంగా పొందవచ్చు ఇక్కడ PMC కేసులో ఈ Js లేదా PEC విషయంలో Ms ఉండాలి ఇప్పుడు ఈ S అనంతమైన ప్లేన్ మాత్రమే కాదు కర్వేచర్ అది లాంబ్డా కంటే చాలా చిన్నది అయితే మనం వీటిని కలిగి ఉంటే అప్పుడు అనంతమైన ప్లేన్ అప్ప్రోక్సిమేషన్ ను కలిగి ఉంటుంది దీనిని లవ్స్ ఈక్వివలెంట్ పై ఆధారపడి మనం ఉపయోగిస్తాము లేదా మనం ఉపయోగించే ఇతర ఈక్వివలెంట్ లేదా PMC PEC మొదలైనవాటిని బట్టి మేము ముందుకు సాగి ఆ పని చేస్తాము దాని ఆధారంగా మనం ఇప్పుడు దాని గురించి చర్చిస్తాము ఇది చాలా సరళీకృతం అవుతుంది కాని మనం ముందుకు సాగాలి ఎందుకంటే ఈ రోజు మనం మ్యాగ్నెటిక్ కరెంట్ అనే భావనను పరిచయం చేశాము అన్బౌండెడ్ మీడియంలో మాగ్నెటిక్ కరెంట్ ఫీల్డ్స్ ఎలా రేడియేట్ అవుతుందో మాకు తెలియదు కాబట్టి మేము మాక్స్వెల్ సమీకరణానికి వెళ్ళవలసి ఉంటుంది మరియు మొదట మనం ఒక మాగ్నెటిక్ సర్ఫేస్ కరెంట్ ఒక సర్ఫేస్ పై ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మరియు మాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క వ్యక్తీకరణ ఏమిటి ఫార్ ఫీల్డ్ అప్ప్రోక్సిమేషన్ చేసి వాస్తవ కేసులకు వెళ్తాము ధన్యవాదాలు